ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం మరియు ఇది ఉపన్యాసం సంఖ్య 26 మనము బీటా మరియు గామా ఫంక్షన్ పై చర్చను కొనసాగిస్తాము కాబట్టి ఇవి ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లకు ప్రత్యేకమైన ఉదాహరణలు మరియు ఈ రోజు మనం ప్రధానంగా వాటి లక్షణాల గురించి మరియు ఆ ఇంటిగ్రల్ లను ఎలా అంచనా వేయాలి అనే దాని గురించి మాట్లాడుతాము మరియు గత ఉపన్యాసంలో మనము ఇప్పటికే ఆ ఇంటిగ్రల్ ల కన్వర్జెన్స్ ను చూశాము మరియు బీటా ఫంక్షన్ ఈ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ 01xm 11 xn 1dx అని మీరు గుర్తుచేసుకుంటే ఇది mn0 అయినప్పుడు ఇంటిగ్రల్ కన్వెర్జ్ అవుతుంది ఇక్కడ ఘాతము లేదా ఎక్స్ పోనెంట్ లో ఉన్న ఈ నెంబర్ కాబట్టి m మరియు n ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటాయి మరియు దీనిని డైవెర్జ్ చేస్తుంది mn≤0 ఉన్నప్పుడు ఇంటిగ్రల్ డైవెర్జ్ అవుతుంది మరియు గామా ఫంక్షన్ కోసం మనము చూశాము ఈ ఇంటిగ్రల్ ఈ మిశ్రమ రకం ఇంప్రాపర్ ఇంటిగ్రల్ 0e xxn 1dx ఇది n0 అయితే ఇంటిగ్రల్ మరియు n≤0 ఉన్నప్పుడు డైవెర్జ్ అవుతుంది మొదట మనము ఈ బీటా ఫంక్షన్ యొక్క ఒక మంచి లక్షణము గురించి చర్చిస్తాము ఇది సిమ్మెట్రీ లక్షణము మరియు ఇది Bmn01xm 11 xn 1dx కు ఇంప్రాపర్ ఇంటిగ్రల్ మరియు మనము ఇక్కడ 1 xy కు ప్రత్యామ్నాయం చేస్తే BmnBnm అని మనం సులభంగా చూడవచ్చు కాబట్టి దీన్ని ఇక్కడ చేద్దాం మనము ఇక్కడ 1 xy ను ప్రతిక్షేపం చేస్తే అంటే ఈ dxdy మైనస్ మరియు తరువాత ఈ ఇంటిగ్రల్ కాబట్టి అప్పుడు x 0 కాబట్టి y 1 ఆపై మనకు ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి xm 1 కాబట్టి ఇక్కడ నుండి x అనేది 1 y అవుతుంది కాబట్టి xm 1 కాబట్టి మనకు m 1 మరియు 1 మైనస్ x అనేది y కాబట్టి yn 1 మరియు ఈ dx dy కాబట్టి దీనిని మనం ఇప్పుడు తిరిగి మార్చవచ్చు కాబట్టి 01yn 11 ym 1dy కాబట్టి ఇది మళ్ళీ బీటా ఫంక్షన్ మరియు మన నొటేషన్ ప్రకారం ఇది బీటాచే సూచించబడుతుంది కాబట్టి ఇది ఇక్కడ 1 ym 1అవుతుంది కాబట్టి మన నొటేషన్ ప్రకారం ఇది Bnm కాబట్టి ఈ BmnBnm కాబట్టి మనకు ఇక్కడ సిమ్మెట్రీ ధర్మము ఉంది కాబట్టి మనము ఈ Bmn లేదా Bnmను గణించామా అన్నది పట్టింపు లేదు కాబట్టి ఇప్పుడు మీరు భవిష్యత్తు చర్చ కోసం గుర్తుంచుకుంటారు ఈ బీటా ఫంక్షన్ను ఎలా అంచనా వేయాలి ప్రశ్న మూల్యాంకనము ఎందుకంటే ఇవి ప్రత్యేక ఇంటిగ్రల్ లు ఇంప్రాపర్ ఇంటిగ్రల్ లు మరియు ఈ బీటా ఫంక్షన్ను అంచనా వేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ n పాజిటివ్ నెంబర్ అని అనుకుందాం కాబట్టి చాలా సందర్భాల్లో మనం దానిని చర్చించవచ్చు లేదా ఆ ఇంటిగ్రల్ ను చాలా సరళమైన పద్ధతిలో లెక్కించవచ్చు n పాజిటివ్ నెంబర్ అయినప్పుడు మనం ఇక్కడ పరిశీలిస్తున్న మొదటి స్థలం ఈ సందర్భంలో మనము ఈ Bmn01xm 11 xn 1dx ను పరిశీలిస్తాము మరియు ఇప్పుడు మనము దీనిని భాగాల ద్వారా ఇంటిగ్రేట్ చేసి ఈ n ను ధనాత్మక పూర్ణ సంఖ్య గా తీసుకుంటే మనము ఫంక్షన్ యొక్క ఈ భాగాన్ని అవకలన చేస్తాము మనము ఈ ఇంటిగ్రల్ భాగాల ద్వారా చేసినప్పుడు ఇది ఇంటిగ్రేషన్ కోసం ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఇంటిగ్రల్ గా ఉంటుంది xmm1 xn 10101xmmn 11 xn 2dx n 1m01xm1 xn 2dx n 1n 2n n 1mm1mn 201xmn 2dx n 1 mm1mn 1 ఈ m ను పాజిటివ్ గా భావించినప్పుడు మరియు ఈ బీటా అనేది మనం ఇంతకు ముందు చూసిన ఒక సిమ్మెట్రీక్ ఫంక్షన్ అని గమనించినప్పుడు అదే పని చేయవచ్చు కాబట్టి ఖచ్చితంగా సమస్యలు లేవు మీరు ఇలాంటి ఒకే మాదిరిగా వున్న సూత్రాన్ని పొందుతారు ఈ m ని n ద్వారా భర్తీ చేస్తారు ఈ సందర్భంలో మనం ఏదైనా పాజిటివ్ నెంబర్ ను తీసుకోవడం చూశాము కాబట్టి మనం ఏదైనా ధన పూర్ణాంకం తీసుకున్నప్పుడు మనకు ఈ Bmnn 1 mm1mn 1 వచ్చింది మరియు m పాజిటివ్ పూర్ణ సంఖ్య అయినప్పుడు మనం అదే విధమైన గణనలను చేయవచ్చు మరియు ఆ సందర్భంలో కూడా మనకు ఇలాంటి ఫలితం లభిస్తుంది మరియు ఫలితం మనం ఈ m ని nద్వారా భర్తీ చేయగలము ఈ వ్యక్తీకరణను ఇక్కడ m 1 nn1mn 1తో పొందుతాము అయితే m మరియు n రెండూ పూర్ణ సంఖ్యలు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ స్థితిని ఉదాహరణగా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ m కూడా పూర్ణ సంఖ్య అయినప్పుడు అంటే మనకు mm1 ఉంటుంది మరియు ఈ లబ్ధము పై మళ్ళీ 1 యొక్క వ్యత్యాసంతో ఈ పూర్ణ సంఖ్య లు కనిపిస్తాయి Bmnm 1 n 1 mn 1 ఇప్పుడు గామా ఫంక్షన్ యొక్క మూల్యాంకనం కాబట్టి మనకు ఈ ఇంటిగ్రల్ n10e xxndx ఉంది మరియు భాగాల ద్వారా ఇంటిగ్రేషన్ చేస్తే ఈ n1 xne x |00nxn 1e xdx⟹Γn1nΓn యొక్క మంచి సంబంధము వద్ద మనకు లభించే అదే ఆలోచనను మీరు ఉపయోగిస్తారు కాబట్టి n1nΓn అని మనకు ఈ రిలేషన్ వచ్చింది మరియు ఇది చాలా ఉపయోగకరమైన రిలేషన్ ఇది ఈ గామా ఫంక్షన్లను అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది n పాజిటివ్ పూర్ణ సంఖ్య అయితే ఏమి జరుగుతుంది కాబట్టి n ధనాత్మక పూర్ణ సంఖ్య అయినప్పుడు మనం ఈ సందర్భంలో తేలికగా కనుక్కోవచ్చు ఎందుకంటే నిర్వచనం ప్రకారం లేదా ఈ రిఫరెన్స్ రిలేషన్ ప్రకారం మనకు n లభిస్తుంది మనం nΓ వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ n ను ఉపయోగిస్తే మరియు మనము ఈ రిలేషన్ ను ఉపయోగిస్తే ఇది Γఅవుతుంది మళ్ళీ n 1 కోసం మనం ఆ రిలేషన్ ను ఉపయోగించవచ్చు మనకు n 1Γ ఉంటుంది మరియు మనము దీనిని పునరావృతం చేస్తూనే ఉంటాము కాబట్టి n మైనస్ n మైనస్ 2 గామా n మైనస్ 2 కాబట్టి n 2Γ ఈ 2 1 మరియు తరువాత Γ వచ్చేవరకు ఇది కొనసాగుతుంది ఏదో ఒక సమయంలో మనం అక్కడ 2 లాగా పొందుతాము అప్పుడు మనం 1 వ్రాయవచ్చు కాబట్టి n పాజిటివ్ పూర్ణ సంఖ్య అయినప్పుడు మనకు ఇది లభిస్తుంది 1 మనం ఇప్పుడు సులభంగా లెక్కించగలము మరియు ఇప్పుడు మనం ముగిస్తాము ఎందుకంటే ఇది పాజిటివ్ పూర్ణ సంఖ్య మరియు మనం 1 ద్వారా తగ్గిస్తున్నాము కాబట్టి మనము సహజంగా ఈ 1 తో ముగిస్తాము కాబట్టి ఈ 1 నుండి మనం చూస్తే మనం అక్కడ n0ను ప్రత్యామ్నాయం చేస్తే మనకు ఇక్కడ ఉన్న ఇంటిగ్రల్ లో n0 ను ప్రత్యామ్నాయం చేస్తే 1 వస్తుంది కాబట్టి n0 అంటే ఈ పదము అదృశ్యమవుతుంది కాబట్టి మనకు కేవలం 0e xdx1 మరియు ఈ ఇంటిగ్రల్ ను సులభంగా అంచనా వేయవచ్చు ఎందుకంటే e x ఇంటిగ్రల్ e xమరియు మనకు ఇక్కడ 0 నుండి లిమిట్ ఉంది కాబట్టి x అనేది కి చేరుకున్నప్పుడు మనకు 1 వస్తుంది కాబట్టి ఇది 1 అవుతుంది కాబట్టి ఈ 1 యొక్క విలువ 1 కాబట్టి ఇప్పుడు ఈ విలువను కలిగి ఉన్నందున మనకు nn 1n 22Γఉంది అంటే nn 1 కాబట్టి ఇది ఒక మంచి రిలేషన్ అటువంటి ఇంటిగ్రల్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ కాని ఈ సాధారణ సందర్భంలో n పూర్ణ సంఖ్య అయినప్పుడు ఈ క్రమ గుణకం పరంగా మనకు మంచి రిలేషన్ ఉంది కాబట్టి nn 1 ఇప్పుడు తరువాత మనకు లోపలికి మాత్రమే కాకుండా ఈ సగం కనీసం 12 కి కూడా ఉపయోగపడుతుంది ఇది మళ్ళీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనకు ఆ రిఫరెన్స్ రిలేషన్ n1nΓn కాబట్టి కొన్ని పూర్ణ సంఖ్యలు కాని వాటిని పరిశీలిస్తే మనము ఆ రిఫరెన్స్ రిలేషన్ ఉపయోగించి లెక్కించవచ్చు మరియు చివరికి మనము ఈ గామా సగం తో ముగుస్తుంటే ఖచ్చితంగా మనం విలువను పొందవచ్చు కాబట్టి ఇది మళ్ళీ సహాయపడుతుంది కాబట్టి 12 ఇది n0e xxn 1dx యొక్క నిర్వచనాల ద్వారా గమనించవచ్చు కాబట్టి మనము xy2 ను ఈ ఇంటిగ్రల్లో ప్రత్యామ్నాయం చేస్తే మనము xy2 ను ప్రత్యామ్నాయం చేస్తే ఈ గామా ఇంటిగ్రల్ యొక్క మరొక రూపం వస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయం కోసం ఏమి జరుగుతుంది dxఅనేది 2y dy అవుతుంది లిమిట్ లు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మనకు n20y2n 1e y2dy ఉంటుంది కాబట్టి ఇది ఈ గామా ఇంటిగ్రల్ n యొక్క మరొక రూపం దీనిని మనం ఇప్పుడు ఉపయోగిస్తాము కాబట్టి ఇది 20y2n 1e y2dyమరియు ఇప్పుడు మీరు ఈ n కి n12గా ప్రత్యామ్నాయం చేస్తారు కాబట్టి మనకు 20e y2dy ఉంది మరియు ఇది బాగా తెలిసిన ఇంటిగ్రల్ ఇది మనం ఇప్పుడు మాట్లాడేది తరువాత డబుల్ ఇంటిగ్రల్ కూడా అంచనా వేస్తాము కానీ ఈ ఇంటిగ్రల్ 20e y2dy యొక్క విలువ ఇది వాస్తవానికి ఈ ∞e y2dy యొక్క విలువను తరువాత చూస్తాము కాబట్టి ప్రస్తుతం మనము దీనిని ఊహిస్తాము కానీ ఈ విలువను గుర్తుంచుకోవడం చాలా ఉపయోగకరమైనది మరియు మంచిది మరియు ఇప్పుడు ని కలిగి ఉండటం వలన మనము దీనిని 2 సార్లు అంచనా వేయవచ్చు మరియు ఈ ఇంటర్వెల్ యొక్క విలువ 2 గా వస్తోంది ఎందుకంటే ఇది సగం లో ఉంది మైనస్ నుండి ఇన్ఫినిటీ వరకు కాదు కానీ అది 0 నుండి కాబట్టి ఇది 2 సార్లు మరియు 2 మరియు ఇది రద్దు కావడానికి మరియు తరువాత మనకు విలువ ఉంటుంది కాబట్టి 12 లేకుండా మనకు ఏమి అందించబడింది మనము ఈ విలువను ఉపయోగించాము కాని కొన్ని ఉపన్యాసాల తరువాత డబుల్ ఇంటిగ్రల్ ల గురించి చర్చించేటప్పుడు మనము దీనిని అంచనా వేస్తాము కాబట్టి ఇది తరువాత మరియు ఇప్పుడు గామా ఫంక్షన్ కోసం కొన్ని ప్రత్యామ్నాయాల ద్వారా మనం చూసినట్లుగా మనకు అనేక రూపాలు ఉన్నాయి మనకు మరొక రూపం వచ్చింది బీటా ఫంక్షన్ Bmn కోసం అదే జరిగింది కాబట్టి ఇంటిగ్రల్ లను అంచనా వేయడానికి లేదా వేరే ఆకృతిలో ఇంటిగ్రల్ లను గుర్తించడానికి ఉపయోగపడే కొన్ని రూపాలకు వెళ్దాం కాబట్టి మనకు Bmn యొక్క ఈ ప్రామాణిక నిర్వచనం ఉంది మరియు మీరు ఉదాహరణకు ప్రత్యామ్నాయం చేస్తే ఇక్కడ x11y కాబట్టి ఆ సందర్భంలో మీ 11y2dy అవుతుంది కాబట్టి ఇది రిలేషన్ అవుతుంది మరియు తరువాత ఈ Bmn అవుతుంది కాబట్టి లిమిట్ల గురించి మాట్లాడుదాం కాబట్టి x x ఇక్కడ 0 కి చేరుకున్నప్పుడు y అనేది కి చేరుకుంటుంది కాబట్టి ఈ మైనస్ సంకేతంగా ఈ ఇంటిగ్రల్ ను పొందుతాము మరియు xఅనేది 1 కి చేరుకున్నప్పుడు yఅనేది 0 కి చేరుకుంటుంది కాబట్టి 111y అంటే 1y1 కాబట్టి yఅనేది 0 కాబట్టి y అనేది 0 కి చేరుకుంటుంది ఆపై మనకు ఈ మైనస్ గుర్తు ఉంది ఇది లిమిట్ లను పూర్వస్థితిలోనికి వచ్చేట్లు చేస్తుంది 0yn 11ymndy ఇప్పుడు ఆ పవర్ లను కలపడం ఇక్కడ మనకు ఈ 0ym 11ymndy ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చిన బీటా ఫంక్షన్ యొక్క మరొక రూపం y పవర్ ఎన్ మైనస్ 1 మరియు 1 ప్లస్ వై పవర్ ఎమ్ ప్లస్ 1 మరియు ఈ ప్రత్యామ్నాయంతో ఇంటిగ్రల్ లిమిట్లు పూర్తిగా మారుతాయని మనం గమనించాలి కాబట్టి అసలు ఇంటిగ్రల్ 0 నుండి 1 వరకు ఉంది కానీ ఇది కూడా అదే ఫంక్షన్ కానీ ఈ 0 నుండి పరిగణిస్తే ఎందుకంటే ఇది ఒక సిమ్మెట్రీక్ ఫంక్షన్ కాబట్టి m n మనము m ను n ద్వారా మరియు n ను m ద్వారా విలువను భర్తీ చేయవచ్చు మనకు 0ym 11ymndy కలిగి ఉండదు కాబట్టి ఈ ఇంటిగ్రల్ లేదా ఈ ఇంటిగ్రల్ అవి Bmnకు సమానమైన విలువను కలిగి ఉంటాయి ఈ x ప్రతిక్షేపణ చేసినప్పుడు మనం మరొక రూపాన్ని పొందవచ్చు కాబట్టి ఈ x dx2sin cos కలిగి ఉంటే మళ్ళీ ఇది sin2m 1 dθఅవుతుంది కాబట్టి x0 ఉన్నప్పుడు లిమిట్లు కాబట్టి అది 1 అయినప్పుడు కూడా 0 అవుతుంది కాబట్టి ఇది 2 అవుతుంది మనము ఇక్కడ 202sin2m 1 dθను పొందుతున్నాము కాబట్టి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ల పరంగా ఈ Bmn యొక్క మరొక రూపం ఇది కాబట్టి Bmn అనేది 202sin2n 1 dθ గా వస్తోంది మరియు ఇప్పుడు మనం 0e xxn 1dx గామా ఫంక్షన్ n యొక్క కొన్ని విభిన్న రూపాలను కూడా చూడవచ్చు మరియు ఈ సందర్భంలో మీరు దీనిని ప్రతిక్షేపణ చేస్తే λy కాబట్టి xλy లిమిట్లు ఒకే విధంగా ఉంటాయి మరియు మనకు కొద్దిగా భిన్నమైన రూపం ఉంటుంది కాబట్టి మనకు ఈ ఇంటిగ్రల్ 0e λyn 1yn 1λdy ఉంది 0e λyyn 1dyΓnn మనము ఈ e xt ను ప్రత్యామ్నాయం చేస్తే మనకు మళ్ళీ చాలా కష్టమైన రూపం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుండి ఇప్పుడు మనకు 1tex వస్తుంది కాబట్టి మనకు xln 1t e xt మరియు తరువాత xln 1t కాబట్టి ఈ e xdxdt అదనపు పదం ఇక్కడ రాదు మరియు తరువాత మనకు n 10ln 1t n 1dtఉంటుంది కాబట్టి ఇది ఈ గామా ఫంక్షన్ యొక్క మరొక రూపం 01ln 1t n 1dtΓ కాబట్టి ఈ గామా మరియు బీటా ఫంక్షన్ మధ్య ఉన్న సంబంధం మనకు తెలుసు m మరియు n రెండూ పూర్ణ సంఖ్యలైనప్పుడు Bmn అని అని వ్రాయవచ్చు mn 1 గామా ఫంక్షన్ పరంగా ఈ m ఏమీ లేదని మనము చూశాము Bmnmnmn మరియు ఇక్కడ మనం చూపించని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫలితం ఇక్కడ చివరలో ఈ ఫలితం ఈ m మరియు n పూర్ణ సంఖ్య కానప్పుడు కూడా కలిగి ఉంటుంది కాబట్టి అవి ఆ సందర్భంలో పాజిటివ్ నెంబర్ మాత్రమే ఈ ఫలితాలు కూడా కలిగి ఉంటాయి ఎందుకంటే ఇది గామా పూర్ణ సంఖ్య కాని విలువలకు మరియు సహజంగా నిర్వచించబడింది కాబట్టి ఈ బీటా m n ను గామా mn కంటే గామా m గామా n గా నిర్వచించారు చూపించడానికి ఒక ఉదాహరణ మీరు 01x41 x5dx ను అంచనా వేయాలనుకుంటున్న ఈ ఇంటిగ్రల్ ను కలిగి ఉంటే బీటా ఫంక్షన్ యొక్క నిర్వచనం మనకు తెలుసు కాబట్టి కొన్నిసార్లు గుర్తించడం చాలా కష్టం కానీ ఈ సందర్భంలో మనం అనేక ప్రతిక్షేపణల ద్వారా ఈ రూపంలోకి తేలికగా మార్చగలము మరియు తరువాత మనం మూల్యాంకనం చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు ఈ సందర్భంలో మనం ఈ xt ను తీసుకుంటే మనం ఇక్కడ xt2తీసుకుంటే ఇది 1 మైనస్ t అవుతుంది ఇది మనము ఈ బీటా రూపాన్ని చూడాలనుకుంటున్నాము ఈ xt2 మనం వ్రాయగలము కాబట్టి ఇది 01t81 t52tdtఅవుతుంది ఈ 201t91 t5dt కాబట్టి ఈ బీటాలో మనం మాట్లాడుతున్నది ఇంటిగ్రల్ కాబట్టి మనము దీనిని బీటా అని వ్రాయవచ్చు

5 115015 కాబట్టి ఈ బీటా ఫంక్షన్ సహాయంతో మీరు ఇలాంటి అనేక ఇంటిగ్రల్ లను అంచనా వేయవచ్చు కాబట్టి Bmn01xm 11 xn 1dx n10e xxndx మరియు ఈ ఫంక్షన్లను ఎలా అంచనా వేయాలి మరియు ప్రధానంగా ఆసక్తికరమైనది ఏమిటంటే గామా సగం మనం కంప్యూటెడ్ 12 మరియు బీటా మరియు గామా ఫంక్షన్ల మధ్య ఈ రిలేషన్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి Bmnmnmn కాబట్టి ఇవి ఉపన్యాసముని సిద్ధపరచడానికి ఉపయోగించిన రెఫెరెన్సులు మరియు చాలా ధన్యవాదాలు